డిజైన్స్ ద్వారా రక్షణ దొరుకుతుంది కాబట్టి పేటెంట్ అంశాలను మాత్రమే రక్షిస్తుంది పేటెంట్ కార్యాలయంలో డిజైన్ వింగ్ ను మంజూరు చేస్తుంది దీని ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది చెన్నై ముంబై మరియు న్యూ డిల్లీలో దీని శాఖలు ఉన్నాయి డిజైన్ నమోదు చేసిన తేదీ దానిలో ఉంటుంది ఈ డిజైన్ ఇవ్వాలి క్రియాత్మకమైన వాటి గురించి ఎలాంటి దావా వేయబడదు అని అంగీకార పత్రం ఉండాలి పదాలు అక్షరాలు సంఖ్యలు రంగులు రంగుల కలయిక లేదా ట్రేడ్మార్క్ ల గురించి ఎలాంటి దావా వేయబడదు అని రెండో డిస్క్లైమర్ అంశాలను మాత్రమే అనుమతిస్తుంది కాబట్టి వీటి కోసం దావా వేసే హక్కు ఉండదు అంటే ట్రేడ్మార్క్ యొక్క విషయం ఇక్కడ కవర్ చేయబడలేదు కాబట్టి డిజైన్ను దాఖలు చేసేటప్పుడు ఈ రెండు నిరాకరణలు చేయాలి దరఖాస్తుదారు లేదా వారి చట్టపరమైన ప్రతినిధి లేదా అస్సైనీ లో దాఖలు చేయాలి ఒక డిజైన్ది అయి ఉండాలి దీన్ని ప్రజలకు వెల్లడించకూడదు ఇది ఒక ఉత్పత్తిని మరొక ఉత్పత్తి నుండి వేరు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి ఇది ఒక వస్తువుకి వర్తింపజేయాలి ఎందుకంటే దానిలోని రూపకల్పనను రక్షించలేము అది ఒక వస్తువులో వ్యక్తమవుతుంది కాబట్టి అది చూడడానికి ఆకర్షణీయంగా ఉండాలి వీటికి మినహాయింపులు ఏమిటి ప్రజల ఇష్టాయిష్టాలకు లేదా నైతికతకు విరుద్ధమైన డిజైన్లు మంజూరు చేయబడవు గ్రీటింగ్ కార్డులు మరియు పోస్ట్ కార్డులు లాంటి విడిగా తయారు చేయబడటం లేదా విక్రయించడం సాధ్యం కాని వస్తువులకు డిజైన్ హక్కుకు సంబంధించినవి కావు

ఒక విజువల్ అప్పీల్ లోకి వస్తుంది డిజైన్ను విక్రయించడానికి అమ్మకానికి పెట్టటానికి వేరే ఎవరికైనా కేటాయించడానికి మరియు లైసెన్స్ ఇవ్వడానికి యజమానికి హక్కు ఉంది ఒక వ్యక్తి ఒక డిజైన్ను నమోదు చేయగల వివిధ తరగతులను వర్గీకరిస్తుంది ట్రేడ్మార్క్ ల ఒప్పందం వలె ఇక్కడ కూడా 1 నుండి 31 వర్గీకరణలు మరియు 99 వ వర్గీకరణ ఉన్నాయి ఉదాహరణకు 2 వ వర్గీకరణ దుస్తులు గురించి వుంటే 28 వ వర్గీకరణ ఔషధ మరియు సౌందర్య సాధనాల గురించి ఉంటుంది ఒక ఇంఫ్రిన్జిమెంట్ సూట్ ని ఉపయోగించకుండా ఆపవచ్చు లేదా నష్టపరిహారాన్ని పొందవచ్చు ఈ నష్ట పరిహారం 50000 రూపాయల వరకు ఉంటుంది ఒక డిజైన్ లేదు ఇది డిజైన్ రద్దుకు దారితీస్తుంది రద్దు కోసం అభ్యర్థించగల కారణం ఏమిటంటే ఇది డిజైన్ చట్ట నియమాల ప్రకారం లేదు అని మనం నిరూపించాలి